మన చివరి ఉపన్యాసంలో బ్లాకుల ప్లేస్మెంట్ కోసం సిమ్యులేటెడ్ ఎనియలింగ్ టెక్నిక్ను చూశాము ఇది ఒక సాంకేతికత ఇది గాజు లేదా లోహాలను ఎనియలింగ్ చేసే ప్రక్రియ లోని సారూప్యతను ఉపయోగిస్తుంది ఇది స్ఫటికీకరించే విధానం ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ప్లేస్మెంట్ కోసం మరొక పద్ధతిని చూద్దాం ఇది భౌతికశాస్త్రం యొక్క మరొక సమస్య నుండి సారూప్యతను తీసుకుంటుంది అవి స్ప్రింగ్ల లక్షణాలు స్ప్రింగ్ల స్థితిస్థాపకత మీరు విన్న కొన్ని ప్రసిద్ధ నియమాలలో హుక్ నియమం కూడా ఒకటి కాబట్టి ఇది ప్రాథమికంగా స్ప్రింగ్స్ యొక్క ప్రాపర్టీ మరియు వాటి సమతౌల్య స్థితిపై ఆధారపడి ఉంటుంది ఆ హుక్ నియమం గురించి చూద్దాం ఈ పద్ధతిని ఫోర్స్డ్ డైరెక్ట్ ప్లేస్మెంట్ అంటారు నేను చెప్పినట్లుగా ఈ పద్ధతి ఇది ప్లేస్మెంట్ సమస్య మరియు మెకానిక్స్ యొక్క చాలా క్లాసికల్ సమస్య మధ్య సారూప్యత యొక్క సారూప్యతను అన్వేషిస్తుంది ఇది స్ప్రింగ్లకు అనుసంధానించబడిన బాడీస్ వ్యవస్థ వివరించడానికి నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను సెట్ ఆఫ్ బాడీస్ స్ప్రింగ్ లకు అనుసంధానించబడి ఉన్నాయి ఇది ఇక్కడ మనము డ్రా చేసినదానికి సారూప్యత కలిగి ఉంది మనము కొంచెం తరువాత దీని వద్దకు వస్తాము ఇది ప్లేస్మెంట్ సమస్యకు సంబంధించి ఒక సారూప్యత ఇక్కడ మనం ఉంచాలనుకునే బ్లాక్లు ఒకదానికొకటి వలల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి అవి ఒకదానిపై ఒకటి ఆకర్షణీయమైన శక్తులను చూపుతాయి శక్తి యొక్క పరిమాణం బ్లాకుల మధ్య దూరానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది ఇది మెకానిక్స్ లో హుక్ యొక్క నియమానికి సారూప్యత మొదట దీనిని వివరించడానికి ప్రయత్నిద్దాం మనము హుక్ నియమం తో ప్రారంభిస్తాము హుక్ నియమం ఏమిటి హుక్ నియమం స్ప్రింగ్ ప్రాపర్టీ కి సంబంధించినది ఒకస్ప్రింగ్ విస్తరించడం లేదా కుదించడం బాడీ లేదా ద్రవ్యరాశిపై ఎలా ప్రభావం చూపుతుంది ఇది స్ప్రింగ్కి అనుసంధానించబడి ఉంది మనము రెండు ద్రవ్యరాశిలను కలిగి ఉన్నాము అనుకుందాం వాటిని m1 మరియు m2 అని పిలుద్దాం అవి స్ప్రింగ్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి మనం ఏమి చేయగలం ఈ రెండు బాడీస్ మధ్య దూరం d అని అనుకుందాం కాబట్టి స్ప్రింగ్ గురించి మనకు తెలుసు నేను స్ప్రింగ్ m2 ని సాగదీస్తే నేను ఈ దిశలో లాగితే దాన్ని విడుదల చేస్తే అది మళ్ళీ ఇక్కడకు తిరిగి వస్తుంది లేదా నేను ఈ దిశలో నెట్టివేస్తే మరియు నేను విడుదల చేస్తే అది తిరిగి అసలు స్థానంలోకి వస్తుంది కాబట్టి నేను ఒక స్ప్రింగ్ లేదా శక్తిని లాగినప్పుడు లేదా నెట్టివేసినప్పుడు దానిని ఇతర దిశలో వెనుకకు తరలించే అవకాశం ఉంది కాబట్టి స్ప్రింగ్ పై పనిచేసిన శక్తి స్ప్రింగ్ యొక్క రెండు చివరలు m1 మరియు m2 లను వేరుచేసే దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మీరు స్థిరమైన k నీ d తో గుణించగా వచ్చిన విలువ F కి సమానము ఇక్కడ ఈ స్థిరమైన k ను స్ప్రింగ్ స్థిరాంకం అంటారు ఇది స్ప్రింగ్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది ఇది చాలా బలమైన స్ప్రింగ్ అయితే k యొక్క విలువ చాలా పెద్దదిగా ఉంటుంది కానీ అది చాలా బలహీనమైన స్ప్రింగ్ అయితే k యొక్క విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి F మరియు d ల మధ్య ఈ నిష్పత్తి ఇది ఈ స్ప్రింగ్ పదార్థపు స్థితిస్థాపకత యొక్క పరిమితుల్లో ఉంటుంది చూడండి మీరు ఈ స్ప్రింగ్ ఒక నిర్దిష్ట పరిమితికి మించి లాగితే అప్పుడు పదార్థంలో కొంత శాశ్వత నష్టం జరగవచ్చు ఇది స్థితిస్థాపకత యొక్క పరిమితికి మించినది అని మనము చెబుతాము అంటే మీరు దానిని విడుదల చేస్తే బాడీ m2 దాని అసలు స్థానానికి తిరిగి రాదు స్ప్రింగ్లో కొంత భాగం శాశ్వతంగా దెబ్బతింటుంది కాబట్టి స్థితిస్థాపకత యొక్క పరిమితుల్లో F మరియు d యొక్క నిష్పత్తి ఉందని మనము చెబుతాము ఇది రెండు స్ప్రింగ్ల కోసం ఇప్పుడు ప్లేస్మెంట్ సమస్యను చూద్దాం ఎందుకంటే మనకు రెండు బ్లాక్లు ఒక బ్లాక్ బి 1 మరియు బ్లాక్ బి 2 మరొక బ్లాక్ బి 3 కాబట్టి నేను పరిగణించేది ఏమిటంటే బి 1 మరియు బి 2 ల మధ్య 5 కనెక్షన్ వైర్లు మరియు నెట్స్ ఉన్నాయి 5 నెట్స్ నడుస్తున్నాయి బి 2 మరియు బి 3 ల మధ్య 2 ఉన్నాయి బి 1 మరియు బి 3 ల మధ్య 3 ఉన్నాయి కాబట్టి నేను ఒక సారూప్యతను గీయగలను కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీరు ప్లేస్మెంట్ సమస్యలో చూస్తున్నారు మీరు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నారు రెండు బ్లాక్లు మరింత బలంగా అనుసంధానించబడినవి మనము వాటిని సాధ్యమైనంత దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తాము కానీ అవి అంత దగ్గరగా లేకపోతే గట్టిగా కనెక్ట్ అవడానికి అవి కొంచెం ప్రయత్నించవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ సమస్య నేను మూడు బాడీస్ B1 B2 మరియు B3 లతో సమానంగా మాడ్యులేట్ చేయగలను వీటిని మూడు స్ప్రింగ్ల ద్వారా అనుసంధానించవచ్చు దీని స్ప్రింగ్ల స్థిరాంకాలు k 5 k 2 మరియు k 3 లు ఎందుకంటే ఈ ప్రత్యేకమైన స్ప్రింగ్ల స్థిరాంకం యొక్క అత్యధిక విలువ కలిగిన స్ప్రింగ్ బలంగా ఉంది ఇది B1 B2 లను దగ్గరగా లాగుతుంది కాబట్టి మీరు ఈ బాడీ వ్యవస్థను స్వేచ్ఛగా తిరగడానికి వదిలేస్తే అవి చివరకు సమతౌల్య స్థితి అని పిలవబడే కాన్ఫిగరేషన్లో స్థిరపడతాయి ప్రతి బాడీపై నికర శక్తి 0 అవుతుంది కాబట్టి నేను చూపించడం లేదు నేను 3 మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కేవలం 3 సమతౌల్య స్థానం అయితే అవన్నీ కలిసి వస్తాయి కాని ఇతర దిశలలో ఇతర లాగడం శక్తులు కూడా ఉన్నాయి కాబట్టి సారూప్యత ఇలా ఉంది మనకు ఒక స్ప్రింగ్ ఉంది మనకు ఇంటర్ కనెక్షన్ లైన్లు ఉన్నాయి ఇప్పుడు సారూప్యత ఏమిటంటే హుక్ యొక్క చట్టాలు శక్తి దూరానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెబుతున్నాయి ఇక్కడ కూడా ఇదే విషయం ఇది రెండు బ్లాక్స్ B1 మరియు B2 మధ్య దూరం d కాబట్టి B1 మరియు B2 మధ్య ఆకర్షణీయమైన శక్తులు పంక్తుల సంఖ్యకు సమానంగా ఉంటాయి ఇది మీ k దూరం తో గుణించినా విలువకు సమానం కాబట్టి మీరు ఈ రకమైన సారూప్యత లేదా సారూప్యతను గీయడం మరియు ఈ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మనము మాడ్యూళ్ళను ఉంచడానికి ఈ ప్రత్యేకమైన పద్ధతిని రూపొందిస్తున్నాము మళ్ళీ ఈ స్లైడ్కు తిరిగి వద్దాం కాబట్టి మనము చెప్పినట్లుగా ఒకదానికొకటి అనుసంధానించబడిన బ్లాక్లు ఆకర్షణీయమైన శక్తులను కలిగి ఉంటాయి అవి నేను చెప్పినట్లుగా స్ప్రింగ్ల ద్వారా అనుసంధానించబడినట్లుగా ఉంటాయి ఈ శక్తి యొక్క పరిమాణం దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది కూడా నేను చెప్పాను మరియు మీరు వాటిని స్వేచ్ఛగా తిరగడానికి వదిలివేసినప్పుడు తుది కాన్ఫిగరేషన్ వ్యవస్థ సమతుల్యతను సాధిస్తుంది కాబట్టి నేను వ్యవస్థ సమతుల్యతను సాధిస్తుందని చెప్తున్నాను దీనిని వివరించడానికి మరొక ఉదాహరణ తీసుకుందాం నేను మూడు బాడీ లను కలిగి ఉన్నాను వాటిని B1 B2 బ్లాక్ లని పిలుద్దాం మరియు B3 ఇక్కడ ఉంది కాబట్టి ఈ మూడు B1 B2 B3 లతో మనము ఫ్లోర్ప్లాన్పై ఉంచిన బ్లాక్లను సూచిస్తాము మనము ఇక్కడ B1 ను ఉంచి పూర్తి అనుకూల రూపకల్పనను చేద్దాం మనము B3 ను ఇక్కడ ఉంచాము B2 ను ఇక్కడ ఉంచాము ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది నాల్గవ బ్లాక్ B4 ఉంచడానికి మంచి స్థానాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము ఈ బి4 నేను బాడీ బి4 ద్వారా సూచిస్తున్నాను నేను దానిని దీర్ఘచతురస్రంలో చూపిస్తున్నాను ఇది ఇప్పటికే ఉంచిన ఈ మూడు బి 1 బి 2 బి 3 లకు స్ప్రింగ్స్ ద్వారా అనుసంధానించబడి ఉంది కాబట్టి వాటి కనెక్టివిటీ k1 k2 k3 ఇప్పుడు నేను చెబుతున్నది ఈ స్థితిలో నేను B4 ని విడుదల చేస్తాను కాబట్టి B4 చుట్టూ తిరుగుతుంది మరియు తుది స్థానానికి చేరుకుంటుంది అది దాని సమతౌల్య స్థానం అవుతుంది B4 యొక్క తుది స్థానం ఇదేనని అనుకుందాం మీరు B4 ను విడుదల చేస్తే ఇది B4 చివరి స్థానం కాబట్టి B1 దీనికి అనుసంధానించబడుతుంది ఇది దీనికి అనుసంధానించబడుతుంది కాబట్టి తుది స్థానంలో B4 బ్లాక్లో చూపిన మొత్తం శక్తి 0 కి సమానంగా ఉంటుంది ఇది సమతుల్యత యొక్క నిర్వచనం కాబట్టి మీకు ఈ సమతుల్యత ఉన్నప్పుడుబ్లాక్ B4 ను ఉంచడానికి ఉత్తమమైన స్థానాన్ని మేము కనుగొన్నాము ఫోర్స్ డైరెక్ట్ ప్లేస్మెంట్ కుడి వెనుక ఉన్న ప్రాథమిక భావన ఇది కాబట్టి సాధారణంగా మీరు మళ్ళీ చూస్తే నేను చెప్పినదానిని చూస్తే ఇలాంటి రెండు బ్లాక్లు ఉంటే సాధారణంగా B1 మరియు B4 అని చెప్పండి కాబట్టి మీకు ఇంటర్ కనెక్షన్లు ఉన్నాయి బరువు w14 అని అనుకుందాం కాబట్టి ఇవి దీన్ని కనెక్ట్ చేసే పంక్తులు ఈ బ్లాకుల మధ్య దూరం d14 అని అనుకుందాం కాబట్టి ఈ రెండు బ్లాక్స్ B1 మరియు B4 ల మధ్య ఆకర్షణ యొక్క శక్తి w14 ను d14 తో గుణిస్తారు చెప్పినదానిలాగే అది w14 దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి అనేక ఇతర సెల్స్ కి అనుసంధానించబడిన సెల్లు ఒక శక్తిని అనుభవిస్తుంది నేను ఈ వ్యక్తీకరణను వివరిస్తాను మొదట ఒక సాధారణ దృష్టాంతం పై పని చేద్దాము అప్పుడు అది సులభంగా అర్థమవుతుంది నాకు ఇలాంటి దృష్టాంతం ఉందని చెప్పనివ్వండి నేను ఉంచాలనుకుంటున్న బ్లాక్ 'ఐ' ఉంది ఇప్పటికే నాలుగు బ్లాక్లు ఉన్నాయి అవి 1 2 3 మరియు 4 కాబట్టి ఈ ప్రతి బ్లాక్స్ కొన్ని ఆకర్షణీయమైన శక్తులను సృష్టిస్తున్నాయి కాబట్టి 1వ బ్లాక్ i ను తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది 2వ బ్లాక్ i ను తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది 3వ బ్లాక్ i ను తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది మరియు 4వ బ్లాక్ i ను తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు అది బరువులు wi1 wi 2 wi3 మరియు wi4 పై ఆధారపడుతుంది కాబట్టి బ్లాక్ Fi ప్రయోగించబడే మొత్తం శక్తిని wi1 ఇన్ టూ di1 గా సూచిస్తారు ఇక్కడ di1 అంటే దూరము అదేవిధంగా ఇది di2 అవుతుంది ఇది di3 అవుతుంది మరియు ఇది di4 అవుతుంది కాబట్టి i పై చూపిన మొత్తం శక్తి wi2 di2 ప్లస్ wi3 di3 మరియు wi4 di4 ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నది ఏమిటంటే మీరు కొన్ని సమీకరణాలను పరిష్కరించుకోవాలి మరియు ఈ శక్తి 0 గా మారే స్థానాన్ని కనుగొనవలసి ఉంటుంది ఎందుకంటే వాటిలో కొన్ని సరైన దిశలో లాగుతాయి కొన్ని బ్లాక్స్ ఎడమవైపు లాగుతాయి కాబట్టి ఆ ప్లస్ మరియు మైనస్లో ఒక సంకేతం ఉంటుంది మొత్తం x దిశలో మరియు y దిశలో మొత్తం విలువ 0 గా ఉండాలి నేను ఇక్కడ చూపించినది స్లైడ్లో సాధారణ రూపంలో ప్రస్తావించబడింది ఇక్కడ ఒక సెల్ ఇతర j సంఖ్యల సేల్స్ ద్వారా ఆకర్షించబడుతుంది కాబట్టి ఇది ∑ j wijdij అవుతుంది ఇది మొత్తం శక్తులు ఇక్కడ wijఅనేది i మరియు j ల మధ్య కనెక్షన్ల సంఖ్య ఇది కనెక్షన్ యొక్క బరువు మరియు d ij దూరాన్ని సూచిస్తుంది ఇప్పుడు నేను చెప్పినది సెల్ ను స్వేచ్ఛగా కదలడానికి అనుమతించినట్లయితే అది ఆధిపత్య శక్తి యొక్క దిశ వైపు కదులుతుంది మరియు దాని చివరి స్థితిలో 0 ఫోర్స్ టార్గెట్ లొకేషన్ అని పిలుస్తారు ఫలిత శక్తి Fi సున్నా అవుతుంది కాబట్టి సెల్ i ని స్వేచ్ఛగా కదలడానికి మనము అనుమతించినట్లయితే అది స్వయంచాలకంగా వచ్చి దాని చివరి స్థానం 0 శక్తి లక్ష్య స్థానం అని పిలువబడుతుంది కాబట్టి 0 ఫోర్స్ టార్గెట్ స్థానం యొక్క కోఆర్డినేట్ను కనుగొనడమే మన లక్ష్యం తద్వారా ఆ బ్లాక్ను ఉంచడానికి ఏది ఉత్తమమైన ప్రదేశం అని మనము నిర్ణయించగలము కాబట్టి ఈ విధంగా మీరు ఒక పునరుక్తిని ఒక్కొక్కటిగా నిర్వహిస్తే మనము కణాలను భర్తీ చేస్తాము కాబట్టి అన్ని కణాలు వాటి 0 శక్తి స్థానాలకు మారినప్పుడు మొత్తం వైర్ పొడవు తగ్గించబడుతుందని భావిస్తున్నారు ఇది మనము చేయటానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే వాటి మధ్య గరిష్ట సంఖ్యలో వైర్లు ఉన్న రెండు బ్లాక్లు గరిష్ట శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అవి దగ్గరగా వస్తాయని భావిస్తున్నారు ఒక సాధారణ గణన చేద్దాం మీకు తెలిసిన మెకానిక్స్ శక్తి ఒక శక్తి దాని x భాగం మరియు y భాగాన్ని రెండు డైమెన్షన్ ప్లేన్లో కలిగి ఉంటుంది కాబట్టి మనము శక్తి యొక్క x భాగాలు మరియు y భాగాలను విడిగా 0 తో సమానం చేస్తున్నాము మరియు కోఆర్డినేట్ కోసం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి సెల్ i కోసం xi0 మరియు yi0 0 శక్తి లక్ష్య స్థానాన్ని సూచిస్తాయని అనుకుందాం కాబట్టి ఈ తుది ప్రదేశంలో సెల్ i పై చూపిన మొత్తం శక్తి x దిశలో wij xj0 మైనస్ xi0 అవుతుంది ఈ j అన్ని ఇతర బ్లాక్స్ మరియు i j కోసం ఈ 0 వాస్తవానికి అవసరం లేదు కాబట్టి మీకు i కి 0 మాత్రమే కావాలి ఎందుకంటే నేను మిగతా అన్ని బ్లాక్లు ఇప్పటికే 0 0 ఫోర్స్ టార్గెట్ లొకేషన్లో ఉన్నాయని పేర్కొన్నాను అందుకే నేను ఇక్కడ 0 చూపిస్తున్నాను కానీ ఈ సమీకరణంలోనే మనకు xi0 పై ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి x దిశలో రెండు బ్లాకుల మధ్య దూరం xj మైనస్ xi బరువుతో గుణించబడుతుంది అదేవిధంగా రెండు బ్లాకుల మధ్య y దిశలో దూరం yj మైనస్ yi0 బరువుతో గుణించబడుతుంది కాబట్టి మీరు ఈ రెండింటిని విడిగా 0 సెకన్లతో సమానం చేస్తే అంటే x దిశలో y దిశలో నికర శక్తి 0 అవుతుంది మీరు దాన్ని పరిష్కరిస్తే మీకు xij విలువ వస్తుంది ఈ xi0 నేను దానికి బదులుగా వ్రాస్తున్నాను ఈ yi0 నేను yj yj0 బదులుగా వ్రాస్తున్నాను కాబట్టి తుది స్థానం x మరియు y విలువలతో ఈ విధమైన వ్యక్తీకరణల ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి అన్ని ఇతర బ్లాకుల కోఆర్డినేట్లు మరియు వాటి కనెక్షన్ల బరువు నాకు తెలిస్తే 0 శక్తి లక్ష్య స్థానం యొక్క విలువను మనం లెక్కించవచ్చు అయితే మనము లక్ష్య సమన్వయాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు అతివ్యాప్తి లేదని స్పష్టంగా తనిఖీ చేయాలి ఎందుకంటే మీరు ఇప్పటికే ఆక్రమించిన లక్ష్య కోఆర్డినేట్ను ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి మీరు బ్లాక్ను సమీపంలోని ప్రాంతంలో ఉంచాలి వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సమస్య ఎడమ వైపున ఉన్న రేఖాచిత్రంలో చూపబడింది మీరు కుడి వైపున ఉన్న రేఖాచిత్రాన్ని తాత్కాలికంగా విస్మరించండి ఎందుకంటే ఇది తుది పరిష్కారాన్ని సూచిస్తుంది ఈ ఉదాహరణలో మీరు ఏమి చూస్తారు అంటేనేను చూపించిన ఇన్ అవుట్ తో చూపించబడుతున్న 4 ఇన్పుట్ అవుట్పుట్ ప్యాడ్లు విడిడి మరియు గ్రౌండ్ మరియు ఒక గేట్ కాబట్టి నేను సరళత కోసం త్రీ బై త్రీ గ్రిడ్ లాంటిస్ట్రక్చర్ తీసుకున్నాను ఇలస్ట్రేషన్ కోసం చాలా చిన్న ఉప సమస్య తీసుకుంటే ఇక్కడ నాలుగు ప్యాడ్లు ఇప్పటికే నాలుగు మూలలో దీర్ఘచతురస్రాల్లో ఉంచబడ్డాయి Vdd ఇక్కడ ఉంది అవుట్ ఇక్కడ ఉంది గ్రౌండ్ ఇక్కడ ఉంది మరియు ఇన్ ఇక్కడ ఉంది ఈ ఇన్వర్టర్ ఈ గేట్ ఉంచడానికి ఉత్తమమైన స్థానాన్ని కనుగొనడం ఇప్పుడు మన సమస్య 1 2 3 4 5 స్థానాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ 5 స్థానాల్లో ఈ గేట్ ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఏది ఇవ్వబడిన వైర్ల బరువు లు మనకు అందుబాటులో లో ఉన్నాయి ఈ సంఖ్యలు ఇలస్ట్రేషన్ ప్రయోజనాల కోసం మాత్రమే Vdd బరువు 8 మరియు గ్రౌండ్ బరువు 3 ఇవి కొన్ని సంఖ్యలు మాత్రమే వేరే ఏమీ కాదు కాబట్టి నమో ఈ బరువును w vdd అని చెప్పుకుందాం ఈ బరువు లేదా ఈ లైన్ 8 మరియు w అవుట్ 10 w in 3 మరియు గ్రౌండ్ కూడా 3 ఈ గేట్ యొక్క 0 శక్తి లక్ష్య స్థానాన్ని కనుగొనడం మన లక్ష్యం చూద్దాం ఇది మన మూడు బై మూడు గ్రిడ్ మనము 0 ఊహిస్తున్నాము 0 ఈ సెల్ సూచిస్తుంది ఇది 10 20 ఇది 01 11 21 02 మరియు 22 ఇది అనుకూలత కోసం మనం కొంత సమయంక్రితం ఉద్భవింప చేసిన ఆ సమీకరణాన్ని అనుసరిస్తున్నాము మొదట మనం పొందిన సమీకరణం ప్రకారం 0 ఫోర్స్ x కోఆర్డినేట్ను లెక్కిద్దాం కాబట్టి wij విలువలు ఇప్పటికే 8 10 3 మరియు 3 అని మనకు తెలుసు కాబట్టి xj లో wij న్యూమరేటర్ ఉంటుంది నాలుగు j's vdd అవుట్ ఇన్ మరియు గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి w vdd x vdd plus w out x out w in x in మరియు w ground x ground హారం లో కేవలం బరువుల మొత్తం మాత్రమే కాబట్టి మీరు ఈ విలువలను ఉంచండి బరువులు 8 10 3 మరియు 3 w vdd 8 మరియు x vdd vdd కొరకు x కోఆర్డినేట్ ఏమిటి 0 ఇది 02 అవుట్ బరువు 10 x కోఆర్డినేట్ 2 10 ఇన్ టూ 2 x కోఆర్డినేట్లోని x మళ్ళీ 0 3 గా 0 గా ఉంటుంది గ్రౌండ్ x కోఆర్డినేట్ మళ్ళీ 2 20 3 గా 2 గా ఉంటుంది మీరు 26 బై 24 లెక్కిస్తే అది 1 83 వస్తుంది అదేవిధంగా మీరు y కోఆర్డినేట్ తో ఈ సమీకరణాన్ని ఉపయోగించి 0 శక్తిని లెక్కించినట్లయితే అదే విధంగా వస్తుంది కాబట్టి సమీకరణం ఈ y vdd yout etc లాగా ఉంటుంది కాబట్టి ఈ y vdd 8 into vdd y కోఆర్డినేట్ 2 0 కామా 2 y out ట్ కూడా 2 కానీ y కోఆర్డినేట్ 0 కాబట్టి ఇది 16 మరియు 20 36 కి వస్తుంది మరియు ఇది 24 కాబట్టి మీకు 1 5 లభిస్తుంది కాబట్టి 0 శక్తి స్థానాన్ని 1 083 మరియు 1 5 గా లెక్కించారు మరియు మీరు ఒక రౌండ్ చేస్తే 1 కామా 2 సమీప పూర్ణాంక విలువకు వస్తుంది కాబట్టి 1 కామా 2 ఈ సెల్ అవుతుంది తుది పరిష్కారం చూపబడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సమస్య కోసం ఈ గేట్ గ్రిడ్లోని ఈ ప్రదేశంలో ఉంచాలి కాబట్టి శక్తి నిర్దేశించిన ప్లేస్మెంట్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది మనము ప్రస్తుతం చూసిన ఉప సమస్య ఎక్కడ ఉందో మీరు చెప్పగలరు మరికొన్ని j సంఖ్యల బ్లాక్స్ ఇప్పటికే ఉంచబడ్డాయి నేను క్రొత్త బ్లాక్ i ను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి i యొక్క కోఆర్డినేట్ ఎలా ఉండాలి అంటే బాహ్య j బ్లాకుల ద్వారా i పై ప్రయోగించే మొత్తం శక్తి x దిశలో మరియు y దిశలో 0 గా ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఒక బ్లాక్ను ఉంచడం కోసం ఉప సమస్యను మాత్రమే చూశాము ఇతర j బ్లాక్లు ఉంచినట్లు అయితే ఇప్పుడు ఈ విధానాన్ని నిర్మాణాత్మక ప్లేస్మెంట్ కోసం ఉపయోగించవచ్చు నిర్మాణాత్మక ప్లేస్మెంట్ అంటే నా దగ్గర ఉంది నా దగ్గర 100 బ్లాక్లు ఉన్నాయి నేను వాటన్నింటినీ నిర్మాణాత్మకంగా ఉంచాలనుకుంటున్నాను అంటే నేను వాటిని ఒక్కొక్కటిగా కొన్ని క్రమంలో ఉంచుతున్నాను నెమ్మదిగా నేను ప్లేస్మెంట్ను నిర్మిస్తున్నాను నిర్మాణాత్మకమైనది అంటే అది పెరుగుతున్న కొద్దీ పరిమాణంలో పెరుగుతుంది కాబట్టి నిర్మాణాత్మక ప్లేస్మెంట్ చాలా సులభం ఇది మీరు ఎంచుకున్న కొన్ని ప్రారంభ ప్లేస్మెంట్తో మొదలవుతుంది ప్రారంభంలో ప్రారంభ ప్లేస్మెంట్ శూన్యమైనది అక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు ఒక సమయంలో ఒక మాడ్యూల్ను ఎంచుకుంటారు దాని 0 శక్తి స్థానాన్ని లెక్కిస్తుంది మరియు దానిని అక్కడ ఉంచడానికి ప్రయత్నించండి వాస్తవానికి కొన్ని హ్యూరిస్టిక్స్ ఉన్నాయి వీటిని ఉపయోగించి మీరు పొందిన పరిష్కారాన్ని మెరుగుపరచుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ కణాలను ప్లేస్మెంట్ కోసం తీసుకునే క్రమం ఇది యాదృచ్ఛికంగా లేదా కొన్ని హ్యూరిస్టిక్స్ చేత నడపబడుతుంది ఉదాహరణకు మీరు ఉన్న ప్రతి దశలో మిగిలిన అన్ని కణాలను పరిశీలిస్తారు ఉదాహరణకు నేను ఇప్పటికే 100 లో 40 సెల్ లు ప్లేస్మెంట్ లో ఉంచ్తాను 60 మిగిలి ఉన్నాయి కాబట్టి మిగిలిన 60 కణాలలో ప్రతిదానికి నేను లెక్కిస్తాను దీని కోసం Fi విలువ గరిష్టంగా ఉంటుంది కాబట్టి నేను తాత్కాలిక ప్లేస్మెంట్తో ముందుకు వచ్చి ఉంటే కాబట్టి గరిష్టంగా వచ్చే తాత్కాలిక ప్లేస్మెంట్ కోసం కాబట్టి మీరు గరిష్టంగా ఉన్న సెల్ను ఎంచుకుని దాని కోసం క్రొత్త స్థానాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి లెక్కించండి వాస్తవానికి ఇక్కడ నేను ఒక రకమైన యాదృచ్ఛిక ప్లేస్మెంట్తో ప్రారంభిస్తున్నాను వాటిని ఒక్కొక్కటిగా ఉంచడం లేదు కాబట్టి నేను 100 సెల్ లు యాదృచ్ఛికంగా ఫ్లోర్పై ఉంచుతున్నాను కానీ ఒక్కొక్కటిగా 0 శక్తి స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆప్టిమైజేషన్ కోసం నేను వాటిని పరిశీలిస్తున్నాను మీరు ఒక బ్లాక్ లేదా సెల్ యొక్క 0 శక్తి స్థానాన్ని లెక్కించినప్పుడు అనేక హ్యూరిస్టిక్స్ ప్రతిపాదించబడ్డాయి కాబట్టి 0 శక్తి స్థానం ఇప్పటికే మరొక సెల్ q చేత ఆక్రమించబడిందని మీరు కనుగొంటే సెల్ p పరిశీలనలో ఉంది అని చెప్పనివ్వండి దీనికి మీకు అనేక ఎంపికలు ఉన్నాయి మీరు p ని కదిలించండి మీరు p ని q లోకి పెట్టలేరు ఎందుకంటే p ఇప్పటికే ఆక్రమించబడి ఉంది మీరు p కి కుడి ఎడమ ఎగువ దిగువ ఎక్కడో అక్కడ q కి దగ్గరగా ఉన్న ప్రదేశానికి తరలించండి p మరియు q ను మార్పిడి చేస్తే ఏమి జరుగుతుందో మీరు అంచనా వేస్తారు మీరు p మరియు q లను మార్పిడి చేసి ఖర్చు తగ్గుతున్నట్లు చూస్తే మీరు స్వాప్ను అంగీకరించవచ్చు అలల కదలిక అంటే మనం ఒక రకమైన అలలు లేదా గొలుసు ప్రతిచర్య చేస్తాము మీరు సెల్ p ను కంప్యూట్ చేసిన ప్రదేశంలో q ఆక్రమించిన ప్రదేశంలో ఉంచినట్లుగా మరియు p యొక్క క్రొత్త స్థానంతో q కోసం మీరు q కోసం కొత్త 0 శక్తి స్థానాన్ని లెక్కిస్తారు మీరు q ఆ స్థానంలో ఉంచండి ఆ ప్రదేశం మరొక సెల్ r చేత ఆక్రమించబడిందని మీరు చూస్తే r కోసం ఈ 0 స్థానాన్ని మీరు కనుగొంటారు చివరిలో అన్ని కణాలు ఉంచబడే వరకు మీరు ఈ విధంగా పునరావృతం చేస్తారు చివరకు ఒక గొలుసు కదలిక ఏమిటంటే మీరు ప్రతిసారీ 0 శక్తి స్థానాన్ని అలల కదలికలాగా తిరిగి లెక్కించరు కానీ మీరు సెల్ p ను కంప్యూటెడ్ ప్రదేశంలో కదిలిస్తారు మరియు అంతకుముందు ఆ స్థానాన్ని ఆక్రమించిన సెల్ q మీరు దానిని ప్రక్కనే ఉన్న ప్రదేశం కి తరలించండి ప్రక్కనే ఉన్న ప్రదేశం మరికొన్ని సెల్ r చేత ఆక్రమించబడితే మీరు r ను ప్రక్కనే ఉన్న ప్రదేశానికి తరలించండి మరియు చివరకు ఉచిత ప్రదేశం కనుగొనబడే వరకు మీరు అన్ని సెల్స్ ను ప్రాథమికంగా బదిలీ చేస్తూ ఉండండి కాబట్టి మనము ఫోర్స్ డైరెక్ట్ షెడ్యూలింగ్ మరియు నిర్మాణాత్మక ప్లేస్మెంట్ కేసును చూశాము ఇక్కడ స్ప్రింగ్స్ నుండి సారూప్యతను ఉపయోగించడం ద్వారా బాడీలో స్ప్రింగ్ల ద్వారా శక్తులు శ్రమించే విధంగా బ్లాక్లను ఉంచడానికి ఉత్తమమైన స్థానాన్ని కూడా మనము కనుగొనవచ్చు వేర్వేరు బ్లాకుల స్థానాన్ని వాస్తవంగా తెలుసుకోవడానికి ఫోర్స్ డైరెక్టివ్ ప్లేస్మెంట్ ఆధారంగా ఈ రకమైన హ్యూరిస్టిక్ను ఉపయోగించే అనేక ప్లేస్మెంట్ సాధనాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దీనితో మనము ఈ 13 వ ఉపన్యాసం చివరికి వచ్చాము